కాబట్టి PML యొక్క అభివృద్ధిని కొనసాగిస్తాము మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే కోఆర్డినేట్ స్ట్రేట్చింగ్ అనేది గణితశాస్త్ర పరంగా ఒక అనిసోట్రోపిక్ మాధ్యమాన్ని ఉత్పత్తి చేయడంతో సమానం కాబట్టి అది సరిగ్గా గ్రహించే తరంగాలను కలిగి ఉంటుంది మరియు ముఖ్య ఆలోచన ఏమిటంటే మనం ఇప్పటికే ఇక్కడ పేర్కొన్నట్లుగా మేము ఈ ∇e మరియు ∇h ఆపరేటర్లను సాధారణీకరించాము 1ex 1ey 1ez ఒక పదం ఉంది ఇప్పుడు అదే విధంగా ∇h కోసం 1hx 1hy 1hz దాని ఫలితంగా నాకు ఒక కొత్త డిస్పర్సిన్ రిలేషన్ వస్తుంది ఇది ఇక్కడ ముగుస్తుంది మరియు మాక్స్వెల్ సమీకరణాలు కొద్దిగా సరిక్రొత్తగా మారాయి ఆ క్షణం నేను ex ey ez hx hy hz 1 పెట్టినప్పుడు నాకు తిరిగి వాక్యూమ్ వచ్చింది కాబట్టి అది షరతు కాబట్టి ఇప్పటివరకు మనం మాట్లాడేది కేవలం ఒక సాధారణ మాధ్యమం గురించి ఇందులో కొన్ని ex hx విలువలు ఉన్నాయి అయితే అసలు ప్రేరణ ఏమిటి తరంగాలు తిరిగి రిఫ్లెక్ట్ అవ్వని విధంగా మా గణన డొమైన్లో శోషించే పొరను ఉంచాలనుకుంటున్నాము కాబట్టి దాని కోసం మనం రెండు మీడియాల మధ్య ఇంటర్ఫేస్ ను పరిగణించాలి అది మనం తర్వాత చూద్దాం కాబట్టి రెండు మాధ్యమాల మధ్య ఇంటర్ఫేస్ సరే కాబట్టి మనం దీన్ని ఎలా చేస్తాం అంటే నా దగ్గర xy ప్లేన్ ఉంది అని ఇక్కడ సూచించబడింది z0 అనేది ఇంటర్ఫేస్ సరే కాబట్టి ఇక్కడ పైన ఉన్నది రీజియన్ 1 ఇది z0 ఆపై నాకు రీజియన్ 2 ఉంది మరియు మేము ఒక సాధారణ పనిని చేస్తాము మేము మీడియం 1 నుండి మీడియం 2 వరకు జారినప్పుడు తెలిసిన ప్లేన్ వేవ్ని పరిగణలోకి తీసుకుంటాము ఉదాహరణకు ప్రాంతం 1 మా గణన డొమైన్ కావచ్చు ప్రాంతం 2 PML లేయర్ కావచ్చు కాబట్టి అది సెటప్ చేయబడింది మరియు నేను ఇక్కడ ప్రతిబింబించేలా కొన్ని అలలు పడిపోయాయి మరియు నా లక్ష్యం ఏమిటంటే ఈ ప్రతిబింబ గుణకం భంగకరమైన సందర్భం లో 0 గా ఉండాలి అదే నేను డిజైన్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు కాబట్టి మేము ప్లేన్ తరంగాలతో వ్యవహరిస్తాము కాబట్టి ఇప్పుడు మీరు ఈ రకమైన సమస్యను చూసినప్పుడు ఇది హైస్కూల్ నుండి మనం చూస్తున్న విషయం అని నా ఉద్దేశ్యం ఒక ప్లానర్ ఇంటర్ఫేస్ మరియు తరంగం అక్కడ పడటం అంటే మేము రెండు వేర్వేరు ధ్రువణాల కోసం ఫ్రెస్నెల్ రిఫ్లెక్షన్ కోఎఫీషియంట్లను పొందినప్పుడు ప్లేన్లోని విద్యుత్ క్షేత్ర వెక్టర్స్ లేదా ప్లేన్ కుడివైపుకు లంబంగా ఉన్నాయా అనే దానిపై ఆధారపడి మేము వాటిని సమాంతర ధ్రువణత మరియు లంబ ధ్రువణత అని పిలిచాము కాబట్టి ఏదైనా ఏకపక్ష ప్లేన్ తరంగాన్ని రెండు ఆర్తోగోనల్ పోలరైజేషన్లుగా విభజించవచ్చని నాకు తెలుసు అయితే నేను ఆ ఆర్తోగోనల్ పోలరైజేషన్ను ఎలా ఎంచుకుంటాను అది నా వరకు ఉంటుంది ఒక కన్వెన్షన్ సమాంతరంగా లంబంగా ఉంటుంది కానీ అది ఏకైక మార్గం కాదు మరొక మార్గం TE కావచ్చు మరియు TM అవి కూడా రెండు ఆర్తోగోనల్ పోలరైజేషన్లు వీటిలో ఏదైనా ఏకపక్ష ప్లేన్ వేవ్ వ్రాయవచ్చు నేను లంబంగా మరియు సమాంతరంగా సరిగ్గా చేయనవసరం లేదు కాబట్టి మధ్య తేడా ఏమిటి కాబట్టి ఉదాహరణకు ఇది విద్యార్థి సార్ అలాగే కాబట్టి ఇది బోర్డు నుండి బయటకు వస్తున్న E కాబట్టి మేము దీన్ని లంబ ధ్రువణాన్ని అని పిలుస్తాము కానీ మరియు ఇతర సందర్భంలో E ఇలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు అవును ఉంది అవి నిజానికి ఒకేలా ఉన్నాయి కాబట్టి సున్నా కాని E z లేదా అది సున్నా కాని Ez అయినా కాకపోయినా ప్రాథమికంగా TM మరియు TE యొక్క నిర్వచనం కాబట్టి ఇది జీవితాన్ని సులభతరం చేస్తుంది ఇది రెండు సందర్భాలు కానీ మేము ఈ లంబ మరియు సమాంతర సంజ్ఞా మానాన్ని ఉపయోగించము మేము TE TM సరే ఉపయోగిస్తాము కాబట్టి TM లో మా పరిస్థితి ఏమిటి నాకు H z ఉంది H z 0 సరైనది కాబట్టి నేను Ez కలిగి ఉన్నాను Ez Hx Hy ఆపై TE నేను Hz Ex E y కలిగి ఉన్నాను మరియు రియాలిటీ అనేది ఈ రెండింటి సరళ కలయిక కాబట్టి మనం ఏమి చేస్తాం అంటే మనం TE తో ప్రారంభించి ఏదైనా పొందుతాము మరియు సాధారణీకరించడం అంటే కలిసి TM అనేది నిజానికి మరింత సులభం కాబట్టి ఈ ఒక TE పోలరైజేషన్తో ప్రారంభమవుతుంది కాబట్టి రెండు ప్రాంతాలలో ప్లేన్ తరంగాలు నేను రీజియన్ 1 నుండి ప్లేన్ వేవ్ సంఘటనతో ప్రారంభిస్తాను నేను ఎలాంటి తరంగాలను ఆశిస్తున్నాను ప్రతిబింబించే తరంగం ప్రసారం చేయబడిన తరంగం అవి నేను సరిగ్గా ఆశించే తరంగాలు కాబట్టి ఇది కాబట్టి EiE0e jki r సరే మరియుE0 ఈ సందర్భంలో xy ప్లేన్ లో వెక్టార్గా ఉంటుంది ఎందుకంటే దాని Ex Ey కాబట్టి ఏది అయినా మనం దానిని పేర్కొనవలసిన అవసరం లేదు అదే విధంగా నేను ప్రతిబింబించే తరంగాన్ని కలిగి ఉంటాను కాబట్టి E ప్రతిబింబిస్తుంది సరే కాబట్టి నేను పరావర్తించే తరంగ రూపాన్ని సులభతర చేయగలనా వేవ్ వెక్టర్ అంటే పరావర్తిత తరంగానికి విద్యుత్ క్షేత్రం నేను ErRE0e jki r అని వ్రాస్తాను వారు సరిగ్గా ఒకే ప్లేన్ లో ఉండాలి k అనేది పరావర్తించే తరంగ వెక్టార్ ki మరియు kr కి మధ్య ఒక సాధారణ సంబంధం ఉంటుంది మరియు మనం దాన్ని పొందుతాము కాబట్టి ఇది సంఘటన పరావర్తిస్తుంది ఆపై అదే విధంగా నేను E ప్రసార సమతలము అదే విధంగా ఉండాలి EtTE0e jki r అనేది ప్రసారం చేయబడిన తరంగం ఇప్పుడు నేను ఈ సమీకరణాలు ఎలా ఉపయోగించాలి అని ప్రయత్నించినప్పుడు నేను ఇచ్చిన ఈ సమీకరణముల తో మరింత ముందుకి ఎలా వెళ్ళాలి క్రమపద్ధతిలో మనం దేనిని ఉపయోగించవచ్చు సూత్రం ఏమిటి టాంజెన్షియల్ సరిహద్దు షరతులు ఏది పేర్కొంది విద్యార్థి E r ఉంటుంది ఎందుకంటే సాధారణంగా అది నిజం కాదని నా ఉద్దేశ్యం కానీ ఇక్కడ అది నిజం ఎందుకంటే విద్యార్థి లేదు కాదు కాదు ప్రస్తుత మూలాధారాలు లేవు కానీ సరిహద్దు షరతులు టాంజెన్షియల్ ఫీల్డ్ల కోసం ఉన్నాయని గుర్తుంచుకోండి అవును ఖచ్చితంగా కాబట్టి టాంజెన్షియల్ ఫీల్డ్ లకు సరిహద్దు షరతులు z భాగం లేనందున నా ఫీల్డ్లు ఇప్పటికే టాంజెన్షియల్గా ఉన్నాయి సరియైనది z కాంపోనెంట్ ఉంటే అది సాధారణ భాగం అవుతుంది కాబట్టి z భాగం లేనందున నేను Ei Er Et z0 వద్ద వ్రాస్తాను కాబట్టి తర్వాత ఏమి జరుగుతుంది కాబట్టి మనం లోపల ఈ వ్యక్తీకరణలను భర్తీ చేస్తాము కాబట్టి నేను పొందబోతున్నాను E0e jki r RE0e jki r TE0e jki r కాబట్టి నేను దీని అర్థం ఏమిటి నేను E0 ని రద్దు చేయగలను ఇక్కడ అన్నిటి నుండి రెండు వైపుల నుండి ఇంకా వేరే సరళీకరణలు నేను ఇక్కడ నుండి ఏమి చెప్పగలను ఇది మీ అండర్ గ్రాడ్యుయేట్ ఎలెక్ట్రోమాగ్నెటిక్స్ కోర్సులో మీరు ఏమి చేసి ఉండేవారో కొంత పునర్విమర్శ నేను ఇక్కడ నుండి ఏమి చెప్పగలను ప్రచారం స్థిరంగా ఉంటుంది కానీ ఈ సమీకరణాన్ని చూస్తూనే నేను చెప్పగలనా కాబట్టి ఉదాహరణకు ఈ సమీకరణం కాబట్టి ki కి సాధారణ x y z భాగం ఉంటుంది ఈ ఇంటర్ఫేస్ z 0 వద్ద జరుగుతుంది ki rkixxkiyy ఉంది కాబట్టి నేను నిజానికి z భాగాల గురించి ఏమీ చెప్పలేను సరే x మరియు y భాగాల గురించి ఏమిటి నేను ఏమి చెప్పగలను ఎందుకంటే ఇక్కడ నుండి గణిత వాదన లేదా తార్కికం అంటే ఏమిటి నా ఉద్దేశ్యం మీరు వీటిని ఫేజర్లుగా అర్థం చేసుకోవచ్చు ఇవి తిరిగే ఫేజర్లు కాబట్టి ఇది z0 వద్ద నిజం కావాలి కానీ నేను ఏదైనా పాయింట్ x y తీసుకుంటే అది సరైనది కావచ్చు ఎందుకంటే మూలం యొక్క ఎంపిక ఏకపక్షంగా ఉంటుంది ఇది వేవ్ ఇక్కడ కొట్టే ప్లేన్ ఇంటర్ఫేస్ మరియు వేవ్ అనేది ఒక పాయింట్ కాదు ఇది మొత్తం ఇంటర్ఫేస్ను తాకింది కాబట్టి ఇది xy నిజం అయి ఉండాలి మరియు మీరు ఈ ki r ఇది kixxkiyy వంటి నిబంధనలను కలిగి ఉంటుంది అని గమనించవచ్చు మరియు ఫేజర్లు ఈఫేజ్ స్పేస్లో దేనిలోనైనా తిరుగుతాయి మరియు ఈ వ్యక్తీకరణ ఎల్లప్పుడూ నిజం ఉండాలి కాబట్టి ఈ ఫేజర్లు ఏదో ఒక కోణంలో ఒకే వేగంతో తిరిగే అవకాశం ఏమిటి కాబట్టి ఈదీనిని విజువలైజ్ చేయండి మొదటిది ఫేజర్ రెండవది ఫేజర్ మూడవది ఫేజర్ నేను x మరియు y విలువలను మార్చినప్పుడు ఏమి జరుగుతుంది ఈ ఫేజర్లు దశలో మారుతాయి ఇప్పుడు నేను ఎడమ వైపున 2 ఫేజర్లను జోడించి కుడి వైపున ఉన్న మరొక ఫేజర్తో సమం చేస్తున్నాను మరియు ఈ సంబంధం అన్ని భ్రమణ విలువలకు నిజం కావాలి అది ఎప్పుడు సాధ్యమవుతుంది అన్ని ఫేజర్లు ఒకే వేగంతో తిరుగుతున్నప్పుడు కొన్నిసార్లు అవి దశలో ఉంటాయి కొన్నిసార్లు అవి దశలో ఉండవు మరియు ఈ సంబంధం నిజం కాదు కాబట్టి ఫేజ్ స్పీడ్ కోసం ఫేజ్ కోసం కొంత కోణంలో నేను ఏమి చెప్పగలను ఈ kix లు మరియు అవన్నీ ఒకేలా ఉండాలి కాబట్టి ఆప్టిక్స్లో దీనినే ఫేజ్ మ్యాచింగ్ కండిషన్ అంటారు ఇది వాస్తవానికి మీ స్నెల్ నియమాలను Snell's laws పొందేందుకు కఠినమైన మార్గం కాబట్టి ఫేజ్ మ్యాచింగ్ దీనిని కామన్సెన్స్ థింగ్ లాగా పిలుస్తారు కాబట్టి kix krx ktx k iy kry kty నేను దీన్ని నిర్ధారిస్తే ఏ x మరియు y ఈ ప్లగ్ చేసినప్పటికీ సమీకరణం ఇది పూర్తయిన తర్వాత ఫేజర్లు అదే వేగంతో తిరుగుతాయి నేను ఇక్కడ నుండి తక్షణ తీర్మానం చేయవలసింది ఏమిటంటే ఫేజర్లు సమానంగా ఉన్నందున అవి కుడివైపున రద్దు చేయబడతాయి కాబట్టి ఇది TE ధ్రువణ వద్ద ఉంది కాబట్టి మేము సరిగ్గా ఏమి చేసామో స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు తదుపరిది కాబట్టి నేను R మరియు T అనే రెండు వేరియబుల్స్లో ఒక సమీకరణాన్ని పొందాను అయితే నేను తర్వాత ఏమి చేస్తాను కానీ నా ఉద్దేశ్యంలో ఒక విషయం ఇక్కడ ఉన్న ఈ సంబంధాలను మీరు గమనించే ముందు మీ స్నెల్ యొక్క నియమాన్ని అందించారు మీరు మీ ఈ k వెక్టర్లను కోణాల పరంగా వ్రాసిన తర్వాత మీరు n1sin θ1 n2sin θ2 పొందుతారు n1 sin తీటాని n 2 sin తీటాకు సమానం ఆ ఇక్కడ నుండి వస్తుంది కానీ మేము ఆ మార్గంలో వెళ్ళడం లేదు తదుపరిది మనం ఏమి చేయాలి విద్యార్థి సాధారణం సాధారణ భాగాలు ఒక తెలివైన ఆలోచన మేము ప్లేనర్ ఇంటర్ఫేస్ నుండి మన ప్రతిబింబ గుణకాలను పొందినప్పుడు మేము అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో ఏమి చేసాము మేము E మరియు H రెండింటికీ టాంజెన్షియల్ సరిహద్దు షరతులను ఉపయోగిస్తాము సాధారణ సరిహద్దు షరతులు కాదు కాబట్టి నేను E కోసం టాంజెన్షియల్ బౌండరీ కండిషన్లను ఉపయోగించాను అది ఏమి మిగిలి ఉంది H టాంజెన్షియల్ రైట్ కాబట్టి తదుపరిది H టాంజెన్షియల్గా పరిరక్షించబడుతుంది వాస్తవానికి మీరు TE మరియు TM పోలరైజేషన్ కోసం మీ R ని ఎలా పొందారు రెండవ సమీకరణం ఇక్కడ నుండి వచ్చి మీరు దాన్ని అమలు చేస్తే అవును ఎందుకంటే z0 అనేది ఉపరితలంకు స్పర్శరేఖ విద్యార్థి ఉపరితలంలో మేము కలిగి ఉన్నాము సరే నేను ఉపరితలాన్ని ఎలా సరిగ్గా డిజైన్ చేస్తున్నాను అనేది నా చేతిలో ఉంది ఎందుకంటే నేను లేయర్ని డిజైన్ చేస్తున్నాను కాబట్టి అది ప్లానర్ ఓకే అని నేను నిర్ధారించుకోబోతున్నాను కానీ అది విచిత్రంగా ఉంటుంది అది దాదాపుగా స్థానిక షరతుగా కూడా ఉంటుంది విద్యార్థి మనకు అవసరమైనప్పుడు భాగాలు ఒకే విధంగా ఉంటాయి విద్యార్థి మా ఉత్పత్తి భిన్నంగా ఉంటుంది కాబట్టి సంఘటన యొక్క దిశలు మరియు పరావర్తిత తరంగ వెక్టర్ భిన్నంగా ఉంటాయి మరియు ఆ వ్యత్యాసం ప్రధానంగా x y లేదా z పరిమాణం కారణంగా వస్తుంది z కుడి సంఘటన z లో జరుగుతోంది పరావర్తించబడింది z లో జరుగుతోంది సరిగ్గా z వ్యత్యాసాన్ని కలిగి ఉన్న వ్యక్తి కానీ ఈ దశ సరిపోలిక పరిస్థితి నుండి z పదం అదృశ్యమైంది విద్యార్థి ఇంటర్ఫేస్లో మాత్రమేనా ఇంటర్ఫేస్ వద్ద మాత్రమే ఇంటర్ఫేస్లో మాత్రమే సరిహద్దు షరతు ఏమైనప్పటికీ నిజం అని నా ఉద్దేశ్యం వేవ్ వెక్టర్స్ యొక్క z కాంపోనెంట్ చాలా కీలకం అవుతుంది మేము దాని తర్వాత దానికి వస్తాము అయితే ఇది మంచి పాయింట్ మీ వద్ద వేవ్ వెక్టార్ ఉంది నేను z కాంపోనెంట్ యొక్క గుర్తును తిప్పితే అది పైకి వెళ్తుంది సరిగ్గా ఉంది